హలో మరియు రూపకల్పన ఆలోచనకు తిరిగి స్వాగతం ఈ మాడ్యూల్ విశ్లేషణలో ఉంది కాబట్టి విశ్లేషణ వెనుక ఉన్న సిద్ధాంతం చాలా ఉదాహరణలు కథలతో ఉందని మనము ఇప్పటికే చూశాము మరియు ఇక్కడ వాస్తవ ప్రపంచ సమస్యలో ఇది ఎలా వర్తించబడుతుందో ఆచరణాత్మక ప్రదర్శనతో ఉన్నాము ఇక్కడ నేను నా విద్యార్థులతో ఉన్నాను నా TA నా సహోపాధ్యాయి దీన్ని ఎలా అన్వయించాలో చూడటానికి తద్వారా వాస్తవ ప్రపంచ సమస్యపై దీన్ని ఎలా ఉపయోగించాలో మీకు మంచి ఆలోచన ఇస్తుంది ఎప్పటిలాగే మనకు సహాయపడటానికి మా విశ్వసనీయ స్టిక్కీ నోట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మరియు నేను ఇంతకు ముందు వివరించిన "5 వైస్" లేదా "మల్టిపుల్ వైస్" 5 whys" or" multiple whys" బహుళ "ఎందుకు" విశ్లేషణ మరియు ఆసక్తి విశ్లేషణ యొక్క సంఘర్షణలను ఉపయోగించి మీకు చూపిస్తాము కాబట్టి మనము దీనిని వ్రాత అనుభవ సమస్యకు వర్తింపజేయబోతున్నాము కాబట్టి ఈ వ్యక్తులకు నేను కొన్ని ప్రశ్నలతో ప్రారంభించబోతున్నాను మన మొదటి దశ అయిన తాదాత్మ్య దశలో వారు నిజంగా కనుగొన్న దానిపై నాకు చాలా ఆసక్తి ఉంది మనము వినియోగదారు యొక్క బూట్లలోకి వచ్చాము ఏమి జరుగుతుందో చూడటానికి మీ రోల్ ప్లే కోసం మనము కూడా సందర్భోచిత అభినయం చేసాము వారు మైదానంలోకి వెళ్లారు మరియు వాస్తవానికి మన వద్ద ఉన్న స్నిప్పెట్ లో మీరు చూసిన వారితో పోలిస్తే చాలా మంది వ్యక్తులను ముఖా ముఖి సమావేశం చేశారు కాబట్టి ఇక్కడ మనం ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ముఖా ముఖి సమావేశం చేయబోతున్నాను అబ్బాయిలు గత వారం చాలా మంచి ప్రదర్శన ఈ వ్యక్తులతో మరియు వినియోగదారులుతో మాట్లాడటం చాలా బాగుంది కాబట్టి వారు మీ సంభావ్య వినియోగదారులు అవును మీకు ఒక ప్రశ్న కాబట్టి మొదట మీకు ఇది ఎలా ఉపయోగకరంగా ఉంది మీకు అనుభవం వచ్చిందా ఇది ఎలా ఉంది మీలో అందరికీ ఈ అనుభవం ఎలా ఉంది సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మొదట ఇది ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే నేను చెప్పేది కాదు ఎందుకంటే ఈ ప్రక్రియలో మనం వారి నుండి నేర్చుకోవలసినది కాదు మనం వ్యాపార నమూనాను నిర్మించాలనుకుంటున్నాము ఇది కూడా ఈ కుర్రాళ్ళు తీసుకువచ్చే కొత్త అంతర్దృష్టులు లేదా చేయమని అడిగినప్పుడు వారు ఒక నిర్దిష్ట పని కోసం ఏమి చేస్తున్నారో మనము నిజంగా గమనించినప్పుడు వాస్తవానికి మనము గొప్ప అంతర్దృష్టులుతో బయటకు వచ్చాము కాబట్టి మనము వాటిని ఇప్పుడు పట్టికలోకి తీసుకురావడానికి ఎదురు చూస్తున్నాము ప్రొఫెసర్ సరే నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి సిద్ధార్థ్ చెప్పినదానికి ఖచ్చితంగా ఒక విషయం జోడించాలి ఖచ్చితంగా బయటకు వచ్చిన ఒక విషయం ఏమిటంటే విద్యార్ధులు నేర్చుకునే మరియు పంచుకునే విధానాన్ని టెక్నాలజీ ఎలా ప్రభావితం చేసిందో నేర్చుకున్నాము ఎలా అంటే మనం పాఠశాలలో ఉన్నప్పుడు నేర్చుకున్న విధంగా అలా నేర్చుకున్నాము ముఖ్యంగా వినియోగదారులతో మా ముఖా ముఖి సమావేశంలు చాలా తక్కువ ఈ రోజుల్లో ప్రజలు పంచుకునే విధానం ఎవరూ ఇకపై వారి హార్డ్కోపీ పుస్తకాలను ఎవరితోనూ పంచుకోరు వీరంతా దీన్ని ఫోటోగ్రాఫ్ మరొక అప్లికేషన్స్ మరియు పంచడములో డిజిటల్గా బంధిస్తున్నారు కాబట్టి మేము నిజంగా వెళ్లి మా వినియోగదారులందరితో మాట్లాడినప్పుడు నేర్చుకోవడం జరుగుతుందని మేము భావించిన విధానానికి చాలా తేడా ఉంది ప్రొఫెసర్ కాబట్టి మరేదైనా మీరు చెప్పిన క్షణం ఓహ్ ఒక్క క్షణం వేచి ఉండండి నేను వీటి గురించి ఆలోచించలేదు మరియు ముఖా ముఖి సమావేశంల నుండి మీరు దాన్ని పొందారా కాబట్టి నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను భాగస్వామ్య భాగం 1 అందజేస్తున్నాను విద్యార్థులు తమ ఫోన్లను రిపోర్ట్ చేసి స్లైడ్ యొక్క చిత్రాన్ని తీయడం మరియు సాధారణంగా నన్ను వీక్షించగలిగే విధంగా ఉంచమని నన్ను అడగడం నా స్వంత అనుభవంలో నేను చూశాను వారు తమ సొంత సమూహాలతో పంచుకుంటారని నేను ఎప్పుడూ వింటాను నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఈ రోజుల్లో విద్యార్థులు నేర్చుకునే విధానంలో ఒక ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే డిజిటల్ విద్యార్థులు డిజిటల్గా అవగాహన ఉన్న విద్యార్థులు ఎలా ఉన్నారు మరియు వారు దానిని వారి అభ్యాస ప్రక్రియలో ఎలా ఉంచుతున్నారు ఎందుకంటే యూట్యూబ్ NPTEL వంటి ఇతర అభ్యాస తరగతులు అందించేవారు ఈ రోజుల్లో విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారనే దానిపై వారంతా భారీ ప్రభావం చూపుతారు అతను నేర్చుకోవాలనుకునే ఏదైనా భావన లేదా అతనికి అర్థం కాలేదు విద్యార్థి ఆన్లైన్లోకి వెళ్తాడు మరియు అతను వీడియోల ద్వారా నేర్చుకుంటున్నాడు ఇది పెద్ద అంతర్దృష్టి అది జరుగుతోందని మాకు తెలుసు కాని మాతో ముఖా ముఖి సమావేశం చేసిన వారందరి అభిప్రాయం ఎలా ఉందంటే వారు నేర్చుకోవటానికి ఒక మాధ్యమంగా వీడియోలపై ఎక్కువగా ఆధారపడ్డారు సిద్ధార్థ్ మాతురి సీఈఓ నోయిన్ ఎలక్ట్రానిక్స్ వీడియోలను మాత్రమే కాకుండా డిజిటల్గా అందుబాటులో ఉన్న విద్యాపరమైన విషయాలు నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి ఇప్పుడు వారు ముఖా ముఖి సమావేశంలలో చెప్పేది ఏమిటంటే వారు అన్ని విషయాలకు అన్ని సమయాల్లో ప్రాప్యత పొందకపోవచ్చు ప్రత్యేకించి వారు తరగతి గదిలో కూర్చున్నప్పుడు కాబట్టి వారు తరగతి గదిలో వైట్ బోర్డ్లో ఏమి జరుగుతుందో ఒక నిర్దిష్ట పదం లేదా ఒక అంశాన్ని సూచించాలనుకుంటున్నారు ప్రాథమికంగా వారు తరగతి గదిలో స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించలేరనే స్పష్టమైన కారణం మరియు అలాగే విషయాన్ని పంచుకోలేరు కాబట్టి విద్యార్థులు ఆ తరగతి ముగిసే వరకు వేచి ఉండాల్సిన సందర్భాలు ఉన్నాయి అక్కడ వారు తిరిగి వెనక్కి వెళ్లి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్లైడ్ను స్లైడ్ ద్వారా ప్రసారం చేస్తారు లేదా వారికి ముఖ్యమైనది ఏమైనా ఆ చిత్రాలను క్లిక్ చేసి వారి తోటి సమూహాలలో భాగస్వామ్యం చేస్తారు లేదా ఇది వైట్ బోర్డ్లో వ్రాసిన విషయము అయితే ఇది మరొక సమస్య తరగతి ముగిసే వరకు విద్యార్థులు వేచి ఉండలేరు ఈ నిర్ణీత సమయంలో రాత బోర్డును చాలాసార్లు తుడిచివేయబడుతుంది మరలా మధ్యలో ఫోన్ను తీసుకొని చిత్రాన్ని క్లిక్ చేయడం వారికి చాలా పెద్ద సమస్య మరియు వాటి కోసం ప్రతి అంశాన్ని వ్రాయడం కూడా ఒక ఎంపిక కాదు అని వారు అనుకుంటున్నారు ప్రొఫెసర్ గొప్పది కాబట్టి నేను తెలుసుకోవాలనుకున్న ఒక విషయం ఏమిటంటే మీ వినియోగదారు ప్రయాణ పటం మీద మీరు నిర్వహించిన సర్వే మీరే ఆన్ ఫీల్డ్ నుండి సర్వే ఎంత భిన్నంగా ఉందో వాస్తవానికి ఫీల్డ్ ముఖా ముఖి సమావేశంలపై సర్వే చేయకపోవటం మీకు సహాయం చేసింది అందుకే మనము వెళ్లి వారితో మాట్లాడతాము ఇది ఖచ్చితంగా విలువైనది కాబట్టి అలా ఇప్పుడు చేస్తున్నప్పుడు వాస్తవ విషయాలకు వస్తున్నాము కాబట్టి మా అభ్యాసములో భాగంగా 2 లేదా 3 సమస్య ప్రకటనలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని మీరు భావించే పాయింట్లు గురించి తీసుకుందాం సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఒకటి ప్రాథమికంగా విషయమును పంచుకోవడం సర్ ప్రొఫెసర్ సరే సిద్ధార్థ్ మాతురి CEO నాయిన్ ఎలక్ట్రానిక్స్ ఒక విద్యార్థి నుండి ఇతర విద్యార్థుల వరకు వివిధ మాధ్యమాలలోని జరుగుతున్నట్లుగా ఒకరు చిత్రాలను క్లిక్ చేస్తారు మరియు అన్ని లేదా మనము భావించే సాంప్రదాయిక మార్గం వారి సహచరులకు హార్డ్కాపీని ఇవ్వడం మరియు ఆ విషయం జిరాక్స్ లేదా కాపీని పొందడం ఇది ఒక సమస్య ప్రకటన ఈ రోజు మనం స్మార్ట్ ఫోన్లకు సులువుగా ప్రాప్యత కలిగి ఉండకపోవటం లేదా వాస్తవానికి మొత్తం నోట్స్ వ్రాయడం తోటి విధ్యార్దికి హార్డ్ కాపీని ఇవ్వడం చాలా పెద్ద సమస్య నివేదికలో ఒకటి అని మేము భావిస్తున్నాము అప్పుడు మరొక సమస్య ప్రతిపాదనము వారు ప్రతి పాఠ్యాంశములో పనిచేయవలసిన విషయాల సంఖ్య ఆ పాఠ్యాంశముకి ప్రత్యేక నోట్బుక్ మరియు పాఠ్య పుస్తకం ఉంటుంది ప్రొఫెసర్ నిజమే సిద్ధార్థ్ మాతురి సీఈఓ నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ప్రతి విద్యార్థికి ఒక్కొక్క పాఠ్యాంశముకు వ్యక్తిగత నోట్బుక్లు లేవని అన్ని పాఠ్యాంశముల కోసం స్థూలమైన రిజిస్టర్ను నిర్వహించే విద్యార్థులు ఉన్నారని 3 లేదా 4 విభజన విభాగాలుగా నమోదు చేసే భారీరిజిస్టర్ నందు ప్రతి విభాగం ఒక ప్రత్యేక అంశం ఉంటుందని మా ముఖా ముఖి సమావేశంలలో తెలుసుకున్నాము ప్రొఫెసర్ మరియు వారు నిజంగా ఏదో ఒక రకమైన ట్యాగింగ్ లేదా బుక్మార్కింగ్ కలిగి ఉన్నారా సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును అవును అవును ప్రొఫెసర్ సరే సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి వారు పాఠ్యాంశములు మధ్య తేడాను అలా గుర్తిస్తారు ప్రొఫెసర్ పాఠ్యాంశములు ఓకే సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మరియు ఈ పరిస్థితిలో స్థూలమైన రిజిస్టర్ ఉన్న మరియు ఒక రిజిస్టర్లో 2 3 సబ్జెక్ట్ నోట్స్ ను వ్రాసుకునే వినియోగదారు గురించి మాట్లాడితే అతనితో లేదా ఆమెతో ఉన్న సమస్య ఆ సమయంలో అతను ప్రత్యేకంగా కోరుకునే విషయమును సులభంగా తిరిగి పొందడం అతను నిజంగా వెతుకుతున్న పేజీ కోసం చాలా పేజీల ద్వారా వెళ్ళాలి ప్రొఫెసర్ సాధారణంగా వారు ఎన్ని పాఠ్యాంశములు కలిగి ఉంటారు అంటే నాకు తెలుసు మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్లతో మాట్లాడారని మీరు పాఠశాలకు వెళ్లే పిల్లలతో మాట్లాడినట్లు నాకు తెలుసు కాబట్టి వారి వద్ద ఉన్న సాధారణ పాఠ్యాంశములు సంఖ్య ఏమిటి సిద్ధార్థ్ మాతురి సీఈఓ నోయిన్ ఎలక్ట్రానిక్స్ పాఠశాలకు వెళ్లే విద్యార్థికి సగటున 10 నుంచి 13 పాఠ్యాంశములు ఉంటాయి ప్రొఫెసర్ వావ్ సరే సిద్ధార్థ్ మాతురి సిఇఒ నోయిన్ ఎలక్ట్రానిక్స్ మరియు పిజి విద్యార్థికి 6 నుండి 8 9 పాఠ్యాంశములు ఉన్నాయి ప్రొఫెసర్ పోస్ట్ గ్రాడ్యుయేట్లకు 6 నుండి 8 9 పాఠ్యాంశములు ఉన్నాయి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మరియు ప్రతి రోజు బహుశా 60 నుండి 70 వరకు ఆ విషయాలు కవర్ చేయబడతాయి ప్రొఫెసర్ నిజమే పాఠశాల పిల్లవాడికి రోజులో 6 పాఠ్యాంశములు ఉండవచ్చు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును ఒక రోజులో 6 నుండి 8 పాఠ్యాంశములు ప్రొఫెసర్ బహుశా కాలేజీకి వెళ్ళే విద్యార్థి బహుశా తక్కువ నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును ప్రొఫెసర్ ఎక్కడో కానీ ఆ క్రమంలో సరే అర్థమైంది కాబట్టి అవును దయచేసి ముందుకు సాగండి సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అప్పుడు కథ యొక్క మరొక వైపుకు ఏమిటంటే వేర్వేరు పాఠ్యాంశములు కోసం వేర్వేరు నోట్బుక్లు మరియు పాఠ్యపుస్తకాలను కలిగి ఉండడం ఇక్కడ ఈ రోజు కూడా పాఠశాలకు వెళ్ళే విద్యార్థులలో చాలా సులభంగా చూడవచ్చు ప్రొఫెసర్ సరే సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ నిజమే కాబట్టి విద్యార్థులు బరువును మోయాలి ఇది సాంకేతిక పురోగతి రావడంతో ఇప్పుడు పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు సిఫారసు చేయబడిన పరిస్థితి కాదు కాబట్టి ఒక సంచిలో 6 నుండి 7 పాఠ్య పుస్తకాలతో పాటు 6 నుండి 7 నోట్బుక్లను తీసుకువెళుతున్న విద్యార్థికి ఇది చాలా పెద్ద సమస్య అని మనము భావిస్తున్నాము ఇది మనము గుర్తించిన మరొక సమస్య మరియు మూడవదిగా డిజిటల్ లెర్నింగ్ విషయము ప్రాప్యత మరొక సమస్య అని మనము చెబుతాము ప్రొఫెసర్ సరే నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును కాబట్టి డిజిటల్ విషయము యాక్సెస్ పరంగా ఒకటి విద్యార్థులు ఈ విషయాలను ప్రాప్యత చేయగలిగే సాధనాల వల్ల తరగతిలో లేదా ఏ సమయంలోనైనా వారు యాక్సెస్ చేయాలనుకుంటున్నారు ఈ సాధనాలు మన టాబ్లెట్లు లేదా మన ల్యాప్టాప్లల సమస్య ఏమిటంటే మనకు విద్య లేదా అభ్యాసం మాత్రమే కాకుండా అన్ని రకాల విషయములకు అన్ని రకాల ప్రాప్యత ఉంది మనకు అన్ని రకాల విషయము ఉంది ప్రొఫెసర్ అవును పరధ్యానం కి దారి తీస్తుంది నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును పరధ్యానం కాబట్టి విద్యార్థికి మరియు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు విద్యార్థిని విశ్వసించడం మరియు అతని అభ్యాసాన్ని అటువంటి మాధ్యమాలలో అందుబాటులో ఉంచడం మనకు తెలుసు కానీ అతను చెప్పినట్లుగా నేర్చుకోవడం కోసం చాలా విషయము అందుబాటులో ఉంది తద్వారా ఇది మనం చూడాలనుకునే సమస్య లేదా అంతరం ప్రొఫెసర్ సరే చాలా గొప్పది కాబట్టి మనకు మూడు సమస్యలు ఉన్నాయి విశ్లేషణ ఫ్రేమ్వర్క్ను వర్తింపజేయాలని నేను ఆలోచిస్తున్నాను కాబట్టి దీని గురించి మనకు రెండు సాధనాలు ఉన్నాయి కాబట్టి మనం ఒక్కొక్కటిగా ప్రారంభిద్దాం తద్వారా దీనిని చూస్తున్న వ్యక్తులు వారు పనిచేస్తున్న ఏ సమస్యలోనైనా దీన్ని ఎలా వర్తింపజేయాలి అనేదాని గురించి కొంత ఆలోచన వస్తుంది మరియు అన్ని డిజైన్ ఆలోచనల తర్వాత నిజమైన అనుభూతిని పొందుతారు ఆచరణాత్మక అనుభవం గురించి అందుకే ఇది ఎలా జరిగిందో వారికి ప్రదర్శింప పడుతుంది కాబట్టి మొదటి సమస్యతో ప్రారంభిద్దాం అడగవలసిన ప్రశ్న దాని ముందు "ఎందుకు" ఉంచబడింది మరియు ఇది ఎందుకు జరుగుతుందో చెప్పండి నేను మీకు వదిలేస్తాను మీరు మన ముందు ఉన్న మార్గాలను ఉపయోగించవచ్చు మరియు సమాధానాలు పొందవచ్చు నేను పరిశీలకుడిగా ఉంటాను మరియు ఎప్పటిలాగే నేను గమనిస్తాను మరియు మీరు ఎక్కడికో వెళుతున్నారని నేను అనుకుంటే నేను కొన్ని సూచనలు ఇస్తాను సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సరియైనది కాబట్టి మనము పాఠ్యాంశముల సంఖ్యతో ప్రారంభిస్తాము మరియు అన్ని పాఠ్యాంశములతో సంబంధం ఉన్న పుస్తకాలు పాఠ్యపుస్తకాలు మరియు నోట్ బుక్ లు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ నిజమే సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మనము దానితో సమస్యగా ప్రారంభిస్తాము విద్యార్థులు చాలా నోట్బుక్లు పాఠ్యపుస్తకాలను ఎందుకు తీసుకెళ్లాలి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు పాఠశాలలో చాలా నోట్బుక్లు మరియు పాఠ్యపుస్తకాలను ఎందుకు ఉపయోగిస్తున్నారు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ విభిన్నమైన లేదా చాలా నోట్బుక్లు మరియు పాఠ్యపుస్తకాలు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సర్ ఇది మొదటి "ఎందుకు" అవుతుందా ప్రొఫెసర్ అవును సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు పాఠశాలలో అనేక నోట్బుక్లు మరియు పాఠ్యపుస్తకాలను ఎందుకు ఉపయోగిస్తున్నారు ప్రొఫెసర్ నేను దానిని ఇక్కడ సెట్ చేస్తాను ఇక్కడ ఉంచండి మొదట "ఎందుకు" సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు మనం దీనికి మరొక "ఎందుకు" వర్తింపజేస్తాము ప్రొఫెసర్ అవును కాబట్టి సమాధానం ఏమిటి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి సిద్ధార్థ్ మాతురి సీఈఓ నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఒకటి అక్కడి ఉపాధ్యాయులు వ్యక్తిగత పాఠ్యాంశములకు వ్యక్తిగత ఉపాధ్యాయులు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ నిజమే సిద్ధార్థ్ మాతురి సీఈఓ నోయిన్ ఎలక్ట్రానిక్స్ మొదటి నుండి ప్రారంభించి ప్రతి ఉపాధ్యాయుడు తమ సొంత పాఠ్యాంశము నోట్స్ ను కొనసాగించాలని మరియు ఇతర సబ్జెక్ట్ నోట్స్తో కలపకూడదని కోరుకుంటారు వారు విద్యార్థి అసైన్మెంట్లను ధృవీకరించాలనుకుంటున్న చాలా స్పష్టమైన కారణంతో కోరుకుంటారు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును కాబట్టి విభిన్న పాఠ్యాంశములుగా మన మొదటి ప్రకటన ఉంచండి కాబట్టి విద్యార్థులు నేర్చుకోవడానికి అనేక పాఠ్యాంశములు ఉన్నాయని వాస్తవంగా తీసుకుందాం కాబట్టి వేర్వేరు పాఠ్యాంశములను వేర్వేరు ఉపాధ్యాయులు బోధిస్తారు ఇది విద్యార్థులు పాఠశాలలో నేర్చుకోవడానికి అనేక నోట్బుక్లను ఎందుకు తీసుకువెళుతున్నారనే దానికి సమాధానం ప్రొఫెసర్ అవును దాన్ని ఇక్కడ ఉంచండి సిద్ధార్థ్ మాతురి సీఈఓ నోయిన్ ఎలక్ట్రానిక్స్ వేర్వేరు పాఠ్యాంశములను వేర్వేరు ఉపాధ్యాయులు బోధిస్తారు ప్రొఫెసర్ దీనిని కింద ఉంచండి మనము దానిని రెండవ ఎందుకు గా చూస్తాము వేర్వేరు ఉపాధ్యాయులు బోధించే విభిన్న పాఠ్యాంశములు ఎందుకు ఉన్నాయి కనుక ఇది తదుపరి స్థాయి సిద్ధార్థ్ మాతురి సీఈఓ నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఉపాధ్యాయులు తమ ప్రత్యేక పుస్తక నోట్స్ను తమ ప్రత్యేక పుస్తకంలో కలిగి ఉండాలని కోరుకుంటున్నారని ఇతర పాఠ్యాంశములతో కలపకూడదని ఉపాధ్యాయులు ఎందుకు ఇష్టపడతారని నా సమాధానం ఏమిటంటే 2 లేదా 3 ఇతర పాఠ్యాంశములను కలిగి ఉన్న 60 70 విద్యార్థుల నోట్బుక్ను చూడటం కంటే 60 70 విద్యార్థుల నోట్బుక్లు నిర్వహించడం వారికి సులభంగా ఉంది శ్యామ్ పాల్ ఓం అది గురువుకు కష్టమవుతుంది ప్రొఫెసర్ అవును అది ఖచ్చితంగా కష్టం అవుతుంది సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఇది విద్యార్థుల నోట్స్ను ధృవీకరించడానికి వీలుగా నోట్స్ ధృవీకరణ కోసం ఉంటుంది ప్రొఫెసర్ వేర్వేరు పాఠ్యాంశము నోట్బుక్లను వేర్వేరు ఉపాధ్యాయులు ఎందుకు అడుగుతున్నారు అనే ప్రశ్నకు మీరు అక్కడ సమాధానం ఇస్తున్నారని నేను భావిస్తున్నాను సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును ప్రొఫెసర్ కాబట్టి ఇది వేర్వేరు ఉపాధ్యాయులచే బోధించబడే విభిన్న పాఠ్యాంశముల గురించి కాదు కానీ వారు దానిని ఆ విధంగానే కోరుకుంటారు అది వేరుగా ఉండాలి దానికి కారణం మీరు చెబుతున్నది కనుక నేను దానిని వ్యక్తిగతంగా ధృవీకరించగలుగుతున్నాను నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సరే కాబట్టి మనం బహుశా అలా ఉండాలి ప్రొఫెసర్ కానీ ఇప్పుడు మీరు ఈ చక్ర వివరణ అంతా తార్కికమేనా అని పరిశీలిస్తూనే ఉండాలి కాబట్టి ఇది అవును అవును అని నేను అనుకుంటున్నాను విద్యార్థులు అనేక నోట్బుక్లు మరియు పాఠ్యపుస్తకాలను పాఠశాలకు ఎందుకు తీసుకువెళతారు ఎందుకంటే వేర్వేరు ఉపాధ్యాయులు దీనిని వేర్వేరు నోట్బుక్లుగా నిర్వహించాలని కోరుకుంటారు నా దగ్గర సింగిల్ రిజిస్టర్ ఉంటే అది కఠినంగా ఉంటుంది గణిత ఉపాధ్యాయుడు దీన్ని కోరుకుంటాడు కాని ఇప్పుడు మీ సామాన్యశాస్త్ర పాఠ్యాంశ ఉపాధ్యాయుడు దాన్ని పొందలేరు ఎందుకంటే ఇది గణితంలో ఉంది నితిన్ కురియన్ COO Knoin Electronics కాబట్టి వేర్వేరు ఉపాధ్యాయులు బోధించేది విభిన్న పాఠ్యాంశము వేర్వేరు ఉపాధ్యాయులు వారి నోట్స్ను కోరుకుంటారు ప్రొఫెసర్ ఖచ్చితంగా మీరు దీన్ని స్క్రాప్ చేయవచ్చు మరియు మీకు కావాలంటే రాయవచ్చు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ వివిధ ఉపాధ్యాయులు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఉపాధ్యాయులు తమ విషయాలను వేర్వేరు నోట్బుక్స్లో రాయాలని కోరుకుంటారు అందువల్ల విద్యార్థులు వేర్వేరు పాఠ్యాంశముల కోసం వేర్వేరు నోట్బుక్లను తీసుకువెళుతున్నారు అందువల్ల ఉపాధ్యాయులు తమ విషయాన్ని ఒక నిర్దిష్ట నోట్బుక్లో కాకుండా ప్రత్యేక నోట్బుక్లో రాయాలని ఎందుకు ఆదేశిస్తారు కనుక ఇది ధృవీకరణ కోసం ఉంటుంది ఇంకేమైనా ఉందా విద్యార్థికి గురువు ఈ విధి ఎందుకు ఆదేశిస్తాడు ప్రొఫెసర్ దిద్దుబాటు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును ధృవీకరణ మరియు దిద్దుబాటు ప్రొఫెసర్ అయితే ఉపాధ్యాయులు వాస్తవానికి అలా చేస్తారా వారు కూర్చుని క్లాస్ నోట్లను ధృవీకరిస్తారా నేను అలా చేయను కానీ నేను కళాశాల ఆచార్యు డను సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును కళాశాలగా ప్రొఫెసర్ పాఠశాల ఉపాధ్యాయుడు బహుశా వారు చేస్తారు పాఠశాల ఉపాధ్యాయులు చేస్తారు కాబట్టి ఇది పాఠశాల కేసులో బహుశా నిజం శ్యామ్ హోంవర్క్స్ వంటివి కూడా ఉంటాయి ప్రొఫెసర్ నిజమే నిజమే కాబట్టి వారు దాన్ని కూడా తనిఖీ చేయాలి మరియు అది వేరే నోట్బుక్లో కూడా ఉండాలి పరిపూర్ణమైనది అర్థవంతమే ఇది పాఠశాల ఉపాధ్యాయుల కోసం సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇది ధృవీకరణ కోసం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అసైన్మెంట్ పనులు మరియు నోట్స్ లేదా ఇక్కడ ప్రొఫెసర్ అవును ఇది ఇలా వెళుతుంది మీరు దానిని ఒకదాని తరువాత ఒకటిగా ఉంచవచ్చు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సరే కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థులను అడిగిన అప్పగించిన పనులు లేదా పనులను ఎందుకు ధృవీకరించాలనుకుంటున్నారు విద్యార్థుల అభ్యాసం జరుగుతోందని నిర్ధారించడానికి సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఎంత సమర్థవంతంగా నిర్ధారించడానికి ప్రొఫెసర్ వారు వ్రాసిన అప్పగించిన పనులు వారి మనస్సులో పోయాయని మరియు అది నోట్బుక్కు కు వస్తోంది కాబట్టి వారు నేర్చుకున్నది లేదా విన్నది లేదా నోట్బుక్కు కు ఏమి బదిలీ చేయబడుతోంది అది ఊహ సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును మరియు అభ్యాస ప్రక్రియను అర్థం చేసుకోవాలి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అభ్యాసం జరిగిందని నిర్ధారించడానికి విద్యార్థికి సమర్థవంతమైన అభ్యాసం జరిగింది అందువల్ల వారు అప్పగించిన పనులు తీసుకోబడ్డారా మరియు అప్పగించిన పనులు పూర్తయ్యాయో లేదో చూడాలనుకుంటున్నారు ప్రొఫెసర్ సరే సమర్థవంతమైన అభ్యాసంపై ఉపాధ్యాయుడు ఎందుకు ఆసక్తి చూపుతాడు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అదే పని ప్రొఫెసర్ అదే పని అందుకే వారికి డబ్బు చెల్లించబడుతుంది సరే అలా ఉంటుంది కాబట్టి మీరు సహజ పరిమితిని చేరుకున్నప్పుడు లేదా చాలా ప్రాథమికమైనదాన్ని చేరుకున్నప్పుడు మీరు ఆపవచ్చు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఒకే ప్రశ్నకు బహుళ సమాధానాలు ఇవ్వడం సాధ్యమేనా ప్రొఫెసర్ ఓహ్ విద్యార్థులు దీన్ని నేను చూశాను లేదా చూశాను ఎందుకు కూడా శాఖగా ఉండటమే నేను చేసాను కాబట్టి మీకు ఇక్కడ ఒక లైన్ వస్తుంది నేను కూడా చూశాను నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఈ సందర్భంలో నేనుగా అనుకుంటున్నాను అవును కాబట్టి విద్యార్థులు అసైన్మెంట్లను పంచుకోవాల్సిన కారణం బహుశా నేను అవగాహన తక్కువగా ఉన్న లేదా నేను అర్థం చేసుకోవడానికి మరియు పదాలను అమర్చడానికి సమయం పడుతుంది కనుక ఇది ఒక కారణం కావచ్చు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అర్థం చేసుకోవడం మరియు అమర్చడం నెమ్మదిగా ఉంటుంది నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును అది ఒక కారణం కావచ్చు నెమ్మదిగా రాయడం నెమ్మదిగా నేర్చుకోవడం మరియు అర్థం చేసుకోవడం సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మరొక కారణం నేను ఒక నిర్దిష్ట రోజు హాజరుకాకపోవడమే సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ తద్వారా మాకు ఒక శాఖ ఉంది ప్రొఫెసర్ ఓహ్ అవును అది ఒక శాఖ సరే నన్ను క్షమించండి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మరొక కారణం నేను ఒక నిర్దిష్ట రోజు హాజరుకాకపోవడమే ప్రొఫెసర్ నిజమే సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును హాజరు లేకపోవడం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ హాజరు లేకపోవడం నాకన్నా మంచి అప్పగించిన పనులు వ్రాసిన వారి నుండి మంచి అభ్యాస అనుభవాన్ని నేను కోరుకుంటున్నాను ప్రొఫెసర్ నిజమే ఈ మంచి నోట్స్ తీసుకునేవారు ఎప్పుడూ ఉంటారు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి నేను నా నోట్స్ రాసినప్పటికీ మంచి నోట్స్ రాసిన వ్యక్తిని నేను కోరుకుంటాను అతను నోట్స్ రాశారని నాకు ఖచ్చితంగా తెలుసు శ్యామ్ బహుశా వారి చేతివ్రాత బాగా ఉంటుంది నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును అందరూ ఇలాగే చేస్తారు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి మంచి నోట్ వ్రాస్తున్న విద్యార్థుల కోసం చూస్తున్నారు ప్రొఫెసర్ నిజమే మంచి నోట్స్ నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మంచి నోట్స్లు మంచి నోట్స్లు మంచి నోట్స్లు మంచి నోట్స్ ల కోసం చూస్తున్నారు అవును మంచి నోట్స్ ల కోసం ప్రయత్నిస్తున్నారు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఇప్పుడు మనం వీటిలో ప్రతి దానిపై "ఎందుకు" వర్తింప చేయాలి ప్రొఫెసర్ అవును ఇప్పుడు మీరు మీ సమస్యకి మూడు రెట్లు గజిబిజిగా ఉన్నారు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి వ్రాతను అర్థం చేసుకునే వేగం నెమ్మదిగా ఉంటుంది ఒక విద్యార్థికి అర్థం చేసుకునే వేగం మరియు వ్రాత యొక్క వేగం ఎందుకు నెమ్మదిగా ఉంటుంది నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అది అలా ఉంటుంది సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ప్రతి ఒక్కరి అవగాహన ఒకేలా నిర్మించకపోవడానికి స్పష్టమైన కారణం ప్రొఫెసర్ ఇది సహజ పరిమితి అని మనము చెప్పగలం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సహజ పరిమితి అవును సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అప్పుడు ఇది నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి మనం దానిని తగ్గించ వచ్చని అనుకుంటున్నాను లేదా మనం దానిని తగ్గించాలా ప్రొఫెసర్ మీ ఇష్టం అది సమస్యను బాగుగా అర్థం చేసుకోవడం చేస్తే మీరు దానిని తగ్గించ వచ్చు నేను దీన్ని పట్టించుకోవడం లేదు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మనం దానిని తగ్గించ వచ్చని అనుకుంటున్నాను ప్రొఫెసర్ సరే తగ్గించండి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఒక విద్యార్థికి సహజ పరిమితి ప్రొఫెసర్ మళ్ళీ వీటిలో మనకు ఉన్న కొన్ని ఊహలు కాబట్టి అది అలా ఉండనివ్వండి ఇది పరిస్థితిపై మీ స్వంత అవగాహన ఇది రియాలిటీకి ప్రాతినిధ్యం వహించదు మరియు ఇది మీ అవగాహనకు సంబంధించినది నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఎందుకు హాజరు లేకపోవడం ప్రొఫెసర్ ఆ ప్రత్యేక తరగతి సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి అది వ్యక్తిగత అనుభవమైనది నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అతను అనారోగ్యంతో ఉన్నందున కావచ్చు ప్రొఫెసర్ మంచి సినిమాలు ఆడుతున్నాయి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అతను అనారోగ్యంతో ఉన్నందున కావచ్చు ప్రొఫెసర్ అవును అనారోగ్యం ఒక సాధారణ కారణం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును అనారోగ్యం అవును అనారోగ్యం ఒక సాధారణ కారణం కావచ్చు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కొన్ని ఇతర కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు శ్యామ్ పాఠశాలలో సహ పాఠ్య కార్యకలాపాలు ప్రొఫెసర్ అవును పాఠశాలలో వారు మిమ్మల్ని కొన్ని ఇతర కార్యకలాపాల కోసం బయటకు తీస్తారు శ్యామ్ వార్షిక రోజు మరియు అన్నీ ప్రొఫెసర్ అవును సేకరణ వార్షిక రోజు పాఠశాల రోజు వంటిది సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇతర పాఠశాల కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు లేదా వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేదు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును దీనిని మనం ఈ విధంగా ఉంచుకుందాం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మరియు తోటి విద్యార్ధులు నుండి మంచి నోట్స్ కోసం వెతకడం అంటే వారు తమ పరీక్షలకు మంచి మార్కులు సాధించాలనుకోవడం లేదా వారు కోరుకుంటున్నందున సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు లేదా వారు లేనప్పుడు లేదా మధ్యలో కొన్ని పంక్తులను కోల్పోయారు శ్యామ్ కుర్రాళ్ళు ఇవి అన్ని ముఖ్యమైన అంశాలు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మరియు ఒక స్టూడీయిస్ విద్యార్థి తన నోట్స్ను ఎలా సిద్ధం చేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ తోటి విద్యార్ధులు నుండి మంచి నోట్స్ కోసం వెతుకుతున్నాను ఎందుకంటే ఆ పాయింట్ ఇక్కడకు వస్తుందని నేను అనుకుంటున్నాను అతను కొన్ని పంక్తులను కోల్పోతే అది మళ్ళీ అతని రచన నెమ్మదిగా మారుతుంది సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఇది అలా ఉంటుందని నేను భావిస్తున్నాను నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ నేను మంచి నోట్స్ కోసం వెతుకుతున్నప్పుడు నా స్వంత నోట్స్ నుండి నేర్చుకోవడం కంటే ఆ నోట్స్ నుండి నా అభ్యాస ఫలితం మెరుగ్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను కాబట్టి మనము మెరుగైన అభ్యాస ఫలితాన్ని చూస్తున్నాము కాబట్టి దానిని మంచి అభ్యాస ఫలితం అని చెప్పగలమా శ్యామ్ అవును మంచి అవగాహన కోసం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి మన అభ్యాస ఫలితాలు మెరుగ్గా ఉండటంతో మనము తోటి విద్యార్ధులు నుండి మంచి నోట్స్ కోసం ఎందుకు చూస్తున్నాము సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మంచిది సరే నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఇది పూర్తయిందని నేను అనుకుంటున్నాను విద్యార్థి ఇతర పాఠశాల కార్యకలాపాలలో ఎందుకు నిమగ్నమై ఉంటాడు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ క్లాస్ సిఆర్ లేదా హౌస్ కెప్టెన్ల కు పాఠశాలలో నిర్వహించడానికి వారికి ఇతర విధులు ఉన్నాయి కనుక ఇది ఒక కారణం కావచ్చు ప్రొఫెసర్ కాబట్టి వారు తరగతి లేదా తరగతి నాయకులు లేదా తరగతుల ప్రతినిధి పర్యవేక్షకులు అయితే అవును వారికి ఇతర విధులు ఇతర బాధ్యతలు సరే సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మంచి అభ్యాస ఫలితం కోసం ఎవరైనా ఎందుకు ఉంటారు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఎవరైనా మంచి అభ్యాస ఫలితాన్ని ఎందుకు కోరుకుంటారు వారు మంచి మార్కులు సాధించగలరు అది ఒక కారణం కావచ్చు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అయితే దాన్ని బాగా అర్థం చేసుకోండి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మంచి అభ్యాస అనుభవం కానీ అది అదే అవుతుంది శ్యామ్ విద్యా విషయాలలో మంచిగా ఉండటం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును విద్యా విషయాలలో మంచి చేయాలంటే అది అనువదిస్తుంది సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ విద్యాసంబంధమనేది నేర్చుకునే మొత్తం భావన కాదు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును కాబట్టి అది ఏమిటి గాని మీరు మెరుగైన అభ్యాసాన్ని పొందవచ్చు లేదా మీ పరీక్షలలో ప్రాథమికంగా మెరుగైన స్కోరు సాధించే మెరుగైన అభ్యాసాన్ని మీ విద్యా పనితీరులోకి అనువదించవచ్చు కాబట్టి మీరు ఒక కారణం చెప్పవచ్చు సిద్ధార్థ్ మాతురి సీఈఓ నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఈ అంశంపై స్పష్టమైన ఆలోచన ఉంది ఈ అంశంపై స్పష్టంగా అర్థం చేసుకోవడం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఈ పాఠ్యాంశముపై మంచిది సిద్ధార్థ్ మాతురి సీఈఓ నోయిన్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థికి ఏమిటో స్పష్టంగా అవగాహన ఉంటే విద్యావేత్తలు మరియు అందరూ స్వయంచాలకంగా వస్తారు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అతను ఎందుకు స్పష్టమైన అవగాహన కోరుకుంటున్నాడు అందుకే అతను పాఠశాలలో ఉన్నాడు మరియు ఇతర బాధ్యతలుకు తిరిగి పాఠశాలకు తిరిగి వస్తున్నాడు మరియు పాఠశాలలో అతడు కార్యకలాపాలలో సహజమైన భాగం అని నేను భావిస్తున్నాను అంతే ప్రొఫెసర్ కాబట్టి మీరు పనిచేస్తున్న మూడవ సమస్య ప్రతిపాదనము అంటే ఏమిటి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ విషయముకు ప్రాప్యత ప్రొఫెసర్ డిజిటల్ విషయముకి ప్రాప్యత సరే సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సరే కాబట్టి విద్యార్థులకు డిజిటల్ విషయమును యాక్సెస్ చేయవలసిన అవసరం ఎందుకు ఉంది నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి తరగతి గది లోపల జరిగిన అభ్యాసం అసంపూర్తిగా ఉండటానికి ఒక కారణం కావచ్చు అందువల్ల వారు డిజిటల్ విషయము వంటివి చూస్తున్నారు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అసంపూర్ణ అభ్యాసం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ తరగతి గదిలో అసంపూర్తిగా నేర్చుకోవడం మరొక కారణం ఏమిటంటే అలాంటి విషయము కంటే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది ఆ రెండు కారణాలను మనం తీసుకోవచ్చని అనుకుంటున్నాను సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ విషయము మరింత ఆకర్షణీయంగా ఉంటుంది మరియు తరగతి పాఠ్యపుస్తకాలకే కాకుండా డిజిటల్ విషయములో వారికి చాలా ఎంపికలు ఉన్నాయి కనుక ఇది కూడా నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇప్పటికే నేర్చుకున్నాను అవును కాబట్టి మీ ఎంపికలను కొత్తగా రాబోయే అర్థాన్ని నిమగ్నం చేసే పదానికి వేద్దాం కాబట్టి డిజిటల్ అభ్యాసం మరింత ఆకర్షణీయంగా ఉందనే వాస్తవానికి ఇవన్నీ వేద్దాం సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి మనం ఇప్పుడే తెలుసుకోవాలి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి తరగతి గదిలో నేర్చుకోవడం ఎందుకు అసంపూర్ణంగా ఉంది ఎందుకంటే ఉపాధ్యాయుడు మొత్తం తరగతికి ఒకసారి మాత్రమే వివరిస్తాడు మరియు ఒక ప్రత్యేక విద్యార్థికి వ్యక్తిగత శ్రద్ధ ఇవ్వబడదు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ నిజమే వ్యక్తిగత శ్రద్ధ లేదు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మరియు తరగతిలోని ఉపాధ్యాయుడి నుండి మోనోలాగ్ కంటే డిజిటల్ విషయము ఎందుకు ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ విషయము మళ్ళీ ఆన్లైన్ రకమైన సేవ కాబట్టి విద్యార్థులు వెళ్లి ఎంచుకునే ఎంపికల సంఖ్య ఇందులో ఎక్కువ ఉంది నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ విషయము మిమ్మల్ని ఉపయోగించడానికి అనుమతించే సాధనాలు తరగతి గదిలో ఉపాధ్యాయుడు చేయగలిగే దానికంటే చాలా ఎక్కువ కావచ్చు అతను యానిమేషన్లను ఉపయోగించవచ్చు అతను అన్ని రకాల డిజిటల్ సాధనాలను ఉపయోగించవచ్చు కాబట్టి అది కూడా ఒక కారణం కావచ్చు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ముస్తాబైన సాధనాలు అధునాతన సాధనాలు అధునాతన అభ్యాస సాధనాలకు ప్రాప్యత నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అధునాతన అభ్యాస సాధనాలు మరియు యానిమేషన్లు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఒక నిర్దిష్ట విద్యార్థికి వ్యక్తిగత శ్రద్ధ ఎందుకు ఇవ్వలేదు ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థికి వ్యక్తిగత శ్రద్ధ ఇవ్వడం ప్రారంభిస్తే అతను లేదా ఆమె పూర్తి చేయలేరు కాబట్టి సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ పాఠ్య ప్రణాళిక పూర్తి చేయడానికి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఉప భాగాలను పూర్తి చేయడానికి అవును పాఠ్య ప్రణాళిక ఎక్కువ అభ్యాసానికి ఎందుకు ప్రాప్యత ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది అదే విధంగా ఉంది ప్రొఫెసర్ సరే మళ్ళీ సహజ పరిమితి ప్రపంచం ఈ విధంగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేయడానికి ఉపాధ్యాయుడు పాఠ్య ప్రణాళికను ఎందుకు పూర్తి చేయాలనుకుంటున్నారు ఆమె పర్యవేక్షించబడుతున్నందున మరియు పాఠ్యాంశాలు డిమాండ్ చేస్తాయి లేదా పాఠశాల దానిని కోరుతుంది ఉపాధ్యాయుడు దానిని పూర్తి చేస్తాడు వాస్తవానికి మా వినియోగదారు మరియు వాటాదారుల ముఖా ముఖి సమావేశంలలో ఉపాధ్యాయులకు వారపు సమీక్ష ఉందని మనము గుర్తించాము అందులో నిర్దిష్ట వారంలో కొంత మొత్తంలో భాగాలు పూర్తయ్యాయని వారు భావిస్తున్నారు ప్రొఫెసర్ సరే ఒక ఉపాధ్యాయుడు ఒక వారంలో వారు అనుకున్న వాటిని పూర్తి చేయనప్పుడు ఒక వారం యొక్క తీర్మానం సరే నాకు అర్థం అయ్యింది సిద్ధార్థ్ మాతురి సీఈఓ నోయిన్ ఎలక్ట్రానిక్స్ పాఠ్య ప్రణాళికను పూర్తి చేయాలని పాఠశాలలు ఉపాధ్యాయులను ఎందుకు కోరుతున్నాయి మళ్ళీ అది ప్రొఫెసర్ పాఠశాల యొక్క పనితీరు అందువల్లనే కోర్సులు పూర్తి చేయడానికి అవి మొదటి స్థానంలో ఉన్నాయి సరే మీరు ప్రారంభించిన మూడు ప్రశ్నల గురించి మీరు సమగ్ర విశ్లేషణ చేశారని నేను భావిస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్పదలచిన విషయం ఏమిటంటే ఈ శాఖలు చేయడం సాధారణం మరియు కొన్నిసార్లు మీరు ఒక ఆలోచనా విధానంలో లోతుగా చేరుకుంటారు మరియు మరొక సమస్యలో కాదు ఒకటి మీకు తగినంత సమాచారం లేదు తగినంత అనుభవం లేదు మరొకటి మీకు మరింత సమాచారం ఉండవచ్చు మరియు అది మరింత లోతుగా ఉండవచ్చని మీకు తెలుసు తద్వారా ఇది కొన్నింటిలో మరింత లోతుగా ఉంటుంది మరియు మరెక్కడా కాదు కాబట్టి మీరు దీన్ని క్షేత్ర అధ్యయనాలతో కూడా పెంచుకోవచ్చు మీరు వినియోగదారుల వద్దకు వెళ్లి వాటిని పరిశీలించి వీటిలో ఏదైనా చెల్లుబాటు అవుతుందో లేదో చూడవచ్చు ఇది మీ స్వంత అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది లేదా మీరు గతంలో చేసిన కొన్ని ముఖా ముఖి సమావేశంలు కూడా ప్రత్యేకంగా తనిఖీ చేయవచ్చు ఇవి కూడా అంగీకరించి బడతాయి సరే చాలా బాగుంది కాబట్టి ఇప్పుడు మీరు పనిచేయవలసిన ఒక నిర్దిష్ట స్థాయిని గుర్తించడం తార్కిక తదుపరి దశ సరే కాబట్టి మీరు ఒకటి లేదా రెండు విషయాలు చెప్పడం ఎంచుకోవచ్చు అంటే మీ స్వంత ఆత్మాశ్రయ తీర్పు ప్రకారం అవును ఇది చాలా ముఖ్యమైన సమస్య మనము పని చేయాల్సిన స్థాయి మరియు అందువల్ల మీరు ఒక స్థాయిని ఎంచుకోవచ్చు లేదా విద్యార్థులు మీ వద్దకు తరచూ రావడాన్ని మీరు చూశారు మరియు లేదా ఇది ఒక రాష్ట్రంలో విద్యార్థులను గమనించారు ఓహ్ ఇది ఎవరో మీకు గాత్రదానం చేసిన సమస్య లేదా మీరు గతంలో విన్నారు కాబట్టి ఈ రెండు మీరు ఏ స్థాయిలో పని చేయబోతున్నారో పరిష్కరించడానికి ఉపయోగించవచ్చు సరే కాబట్టి మీరు స్థాయిని పరిష్కరించిన తర్వాత మనము ఆసక్తి విశ్లేషణ యొక్క సంఘర్షణకు వెళ్తాము మనము వీటిలో దేనినైనా ఎంచుకుంటాము మరియు ఒకదాన్ని ఎంచుకుంటాము మరియు ప్రేక్షకులకు ఇది ఎలా జరిగిందో చూపించడానికి ఆసక్తి సంఘర్షణపై మనము దానితో పని చేస్తాము కాబట్టి మీ ఆత్మాశ్రయ తీర్పు మరియు విద్యార్థులు మీ స్వంత ముఖా ముఖి సమావేశంలలో ఉన్నారని మీరు ఎక్కడ చూశారో మీరు ఒక నిమిషం వేచి ఉండండి ఇది వారికి నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మన స్వంత కృషిని ఇతరులతో భాగస్వామ్యంలో పంచుకోవచ్చా ప్రొఫెసర్ ఇది మీ కృషి ఫలితం మీరు అలోచించి నిర్ణయించండి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఎందుకంటే విద్యార్థులు చాలా షేరింగ్ చేస్తున్నారు మరియు వారు ఇప్పటికే ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి అవసరాన్ని ఎలాగైనా తీర్చడం సరైన మార్గంలో జరగదు కాబట్టి మనము అన్వేషించాలనుకుంటున్నాము ప్రొఫెసర్ సరే కాబట్టి ఇప్పుడు మీరు మీ దృష్టిని కేంద్రీకరించే స్థాయిని లేదా ప్రత్యేకమైన "ఎందుకు" ను పరిష్కరించవచ్చు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి బహుశా ఇది ఒక మంచి అభ్యాస ఫలితం ప్రొఫెసర్ మంచి అభ్యాస ఫలితాలు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మనము చేరుకోవాలనుకునే స్థాయి అది ప్రొఫెసర్ సరే కాబట్టి మనము దాన్ని ఒక వద్ద పరిష్కరించుకుంటాము కాబట్టి మనము ఇక్కడ పని చేయబోతున్నాం అవును మనము దీన్ని చేయగలం